కీవర్డ్లు ఎనర్జీ స్పీడ్ డ్రైవ్ ప్రెషర్ డిఫరెన్స్ హార్స్ పవర్ రిక్వైర్మెంట్ ఫ్యాన్ కర్వ్ కంట్రోల్ లోడ్ క్యారక్టరిస్టిక్స్ కానీ అవి గణనీయమైన ఎనర్జీ ని ఆదా చేయగలవని మనం చూస్తాము కాబట్టి ఇప్పుడు మీరు డాంపర్ కంట్రోల్ కలిగి ఉన్నప్పుడు ఆపరేటింగ్ లక్షణాలకు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇక్కడ ఫ్యాన్ కర్వ్ ఉంది ఇప్పుడు డాంపర్ తప్పనిసరిగా వాస్తవానికి రెసిస్టన్స్ ను కలిగిస్తుందని మీరు చూడవచ్చు కాబట్టి ప్రాథమికంగా మనకు ఇది ఉంది కనుక మీరు డాంపర్ను లోడ్ లో భాగంగా పరిగణించవచ్చు కాబట్టి మీరు డాంపర్ను మూసివేస్తున్నప్పుడు లోడ్ యొక్క ఈ లక్షణం P K x Q2 ఈ K విలువ క్రమంగా పెరుగుతోంది అంటే డాంపర్ మూసివేస్తున్నందున ఇచ్చిన ప్రవాహాన్ని నడపడానికి మరింత ప్రెజర్ అవసరం అది సహజమైనది కాబట్టి డాంపర్ మూసివేస్తున్నప్పుడు ఈ కర్వ్ ఈ విధంగా మారుతోంది ఎందుకంటే ఇది k ని పెంచుతోంది ఇప్పుడు ఎనర్జీ కి ఏమి జరుగుతోంది ఫ్యాన్ లోని పంపిణీ చేయబడే ఎనర్జీ విలువ PQ కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది ఈ దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఈ ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఇది దీర్ఘచతురస్రం యొక్క ఏరియా మీరు ఈ ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఉన్నప్పుడు ఆపరేటింగ్ పాయింట్ సంఖ్య రెండు అప్పుడు ఇది వాస్తవానికి నేను వేరే రంగును తీసుకోగలిగాను ఈ రంగును తీసుకుందాం కాబట్టి ఇతర ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఇది మరియు మీరు మూడవ ఆపరేటింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇది ఏరియా ఎనర్జీ డిమాండ్ కాబట్టి మీరు ఈ ఆపరేటింగ్ పాయింట్ నుండి ఈ ఆపరేటింగ్ పాయింట్కు వెళితే తేడా ఏమిటి అని మీరు బాగా చూడవచ్చు ఎనర్జీ లో తేడా ఏమిటి ఎనర్జీ లో వ్యత్యాసం వాస్తవానికి ఈ భాగం వాటి మధ్య సాధారణం మీరు చూడగలరా కాబట్టి ఇది సాధారణం మరోవైపు ఇది పోయింది మరియు ఇది జోడించబడింది కాబట్టి ఎనర్జీ ఆదా వాస్తవానికి ఈ ఏరియా A1 మరియు ఈ ఏరియా A2 ల మధ్య వ్యత్యాసానికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆపరేటింగ్ పాయింట్ నుండి కదిలినప్పటికీ వంద శాతం నుండి ఎనభై శాతం ప్రవాహానికి వచ్చిందని మీరు చూస్తారు ఎనర్జీ అంత మొత్తంలో తగ్గలేదు ఈ రెండు ఏరియాస్ మధ్య వ్యత్యాసం ద్వారా మాత్రమే ఎనర్జీ తగ్గింది వాస్తవానికి అదే కాబట్టి ఎనర్జీ పతనం అంతగా ఉండదు కాబట్టి నిజానికి మీరు ఎనర్జీ కర్వ్ ను చూడవచ్చు కాబట్టి డాంపర్ కంట్రోల్ లో 100 నుండి 80 వరకు వెళుతున్నప్పుడు ఎనర్జీ ఫాల్ట్ చాలా తక్కువ అని మీరు చూస్తారు కాబట్టి మీకు 20 శాతం ప్రవాహ తగ్గింపు ఉంది కాని బహుశా ఐదు శాతం ఎనర్జీ తగ్గింపు పవర్ తగ్గింపు ఉంది ఇది ప్రెజర్ కాదు పవర్ ఇది తప్పు సరే అందుకే ఈ పద్ధతి ఎనర్జీ సామర్థ్యం లేదు మీరు ఎనర్జీ ని ఆదా చేయడం లేదు ప్రవాహం తగ్గుతోంది కానీ మీరు ఎనర్జీ ని ప్రవహించడం లేదు కానీ ఇది చాలా సులభమైన పద్ధతి మీకు చాలా అవసరం లేదు మీకు వాల్వ్ లేదా డాంపర్ అవసరం మీరు దాన్ని మూసివేసి తెరవండి ఇప్పుడు ఏమి జరుగుతుంది మీరు వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ చేస్తే ఇప్పుడు ఇది ప్రత్యేకమైన సందర్భం కాబట్టి మీరు దీనిని చూడాలనుకుంటే మనం రావచ్చు మీరు ఈ సంఖ్యలను చూడాలనుకుంటే మనకు రావచ్చు కాబట్టి ఇది ఏమి చెబుతుంది అది మా ఉదాహరణ కోసం మరియు మేము చూసిన ఫ్యాన్ కర్వ్ కోసం మీరు 100 శాతం CFM 100 శాతం ప్రవాహం తీసుకుంటే హార్స్ పవర్ అవసరం 35 అవుతుంది ఆ కర్వ్స్ నుండి 35 కి ఎలా వస్తుందో చూద్దాం మీకు 80 శాతం ఉంటే హార్స్ పవర్ 35 అవసరం మీకు 60 శాతం ఉంటే అది 31 కి పడిపోతుంది మీకు 40 శాతం ఉంటే అది 27 పడిపోతుంది మరియు లోడ్ లక్షణాల నుండి వంద శాతం లోడ్ పది శాతం సమయం ఉంటుందని మేము చూశాము కాబట్టి వెయిట్టెడ్ హార్స్ పవర్ గంటకు 3 కాబట్టి 35 హార్స్ పవర్ స్థాయి 10 సమయం ఉంటుంది కాబట్టి వెయిట్టెడ్ హార్స్పవర్ 3 5 మేము సగటు హార్స్ పవర్ ను లెక్కించడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా 35 శాతం 40 సమయం ఉంటే 14 తరువాత 31 శాతం 40 సమయం ఉంటే 12 4 మరియు 27 శాతం 10 సమయం ఉంటే 2 7 కాబట్టి సగటు హార్స్పవర్ అవసరం 32 6 ఈ సంఖ్యను గుర్తుంచుకోండి మనము తిరిగి వచ్చి చూద్దాం మీరు వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ చేస్తే అదే పంపు కోసం మరియు అదే లోడ్ ప్రొఫైల్ కోసం మనకు వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ ఉంటే ఈ ఫిగర్ ఉండేది కాబట్టి మనకు 32 6 హార్స్ పవర్ ఉంది లోడ్ మరియు పంపు కోసం సగటు హార్స్ పవర్ అవసరం కాబట్టి ఈ 35 35 మరియు 31 గణాంకాలు ఎలా ఉన్నాయో కూడా చూడాలనుకుంటున్నాము లేకపోతే మీరు నన్ను నమ్మకపోవచ్చు కాబట్టి మనం తిరిగి వెళ్దాం మనము దీన్ని ఎలా మూసివేస్తాము నేను తిరిగి వెళ్ళగలను కాబట్టి నేను ఫ్యాన్ కర్వ్ కు తిరిగి వెళ్తున్నాను మీకు చూపించడానికి మేము ఫ్యాన్ కర్వ్ వద్ద ఉన్నాము కాబట్టి దీనిని చూద్దాం వాస్తవానికి ఇది సుమారు 300 ఫ్యాన్ RPM తో లెక్కించబడింది కాబట్టి ఇది 300 కర్వ్ కాబట్టి ఈ కర్వ్ ను చూస్తే ఇది స్థిరమైన rpm 300 కర్వ్ మరియు ఇది 100 శాతం కాబట్టి ఇది ఇక్కడ ఎక్కడో ఉన్నట్లు మీరు చూస్తారు కనుక ఇది ఎక్కడో ముగిసింది ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ పవర్ అవసరం ఏమిటో చూస్తున్నారు ఈ కర్వ్స్ చూడండి ఇది 30 ఇది స్థిరమైన 30 కర్వ్ ఇది స్థిరమైన 40 కర్వ్ 40 హార్స్ పవర్ కాబట్టి మేము ఎక్కడ ఉన్నాము మేము 35 వద్ద ఉన్నాము ఇప్పుడు 80 ప్రవాహంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు 80 కర్వ్ వద్ద ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఈ కర్వ్ మరియు ఈ కర్వ్ సమాంతరంగా కదులుతున్నాయని మీరు చూస్తున్నారు కనుక ఇది ఇక్కడ 35 అయితే అది కూడా 35 గా ఉంటుంది అందుకే ఇది కూడా 35 మీరు ఇక్కడ 60 చేస్తే మీరు ఎక్కడ ఉన్నారు 60 ఎక్కడో ఒక చోట ఉంటాది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా తగ్గింది మీరు దీనిని 30 కర్వ్ చూస్తారు ఇది 40 కర్వ్ కాబట్టి ఇది వాస్తవానికి నాన్ లీనియర్ వైవిధ్యం ఎందుకంటే 50 నుండి 60 60 నుండి 75 వరకు క్రమంగా దగ్గరవుతోంది కాబట్టి 31 32 వంటిది ఉంది వాస్తవానికి ఇది కొద్దిగా తగ్గింది కాబట్టి ఈ విధంగా మీరు ఆ గణాంకాలను పొందుతారు అసలైనా పంప్ లక్షణాల నుండి పొందుతారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ త్వరగా ముందుకు వెళ్తాము మరియు వేరియబుల్ కు వెళ్ళండి వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ కేసు కి వెళ్లి ఏమి జరుగుతుందో చూద్దాం అది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చర్చించే ముందు ఫ్యాన్ లాస్ అని పిలవబడే వాటిని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఫ్యాన్ లాస్ ఏమిటి ఫ్యాన్ లాస్ ఏమి చెబుతున్నాయంటే ఒక ఫ్యాన్ లో మీరు యాక్సిస్ మీద కర్వ్ మారే వేగాన్ని మార్చుకుంటే మీరు ఈ విషయాలను ప్రోపోషనల్ లో పొందబోతున్నారు మరియు 2 కాబట్టి హార్స్పవర్ వైవిధ్యాలు N2 ఇవి మారుతూ ఉంటుంది 3 కాబట్టి అదేవిధంగా మీకు P1 తెలిస్తే మీరు ఈ ఫార్ములా ద్వారా P2 ను లెక్కించవచ్చు 2 మీరు ఈ రెండింటి నుండి N ను తొలగిస్తే మీరు ప్రాథమికంగా ఇది పొందుతారు కాబట్టి ఈ రెండు వేగం N2 వద్ద ఉన్నాయి మరియు ఈ రెండు వేగంతో N1 వద్ద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది తెలిసింది మేము తిరిగి వస్తాము కాబట్టి మేము ఈ వేరియబుల్ స్పీడ్ ఫ్యాన్ కంట్రోల్ ని చూస్తాము కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మీరు వేగాన్ని తగ్గించాలనుకుంటే మేము ఎటువంటి డాంపర్ లేదా ఏదైనా వాల్వ్ ఉంచబోము మరో మాటలో చెప్పాలంటే సిస్టమ్ యొక్క లక్షణం మారదు ఇప్పుడు మేము ఫ్యాన్ వేగాన్ని మారుస్తున్నాము కాబట్టి ఫ్యాన్ లక్షణం మారుతుంది కాబట్టి ఇది N1 ఇది N2 మరియు ఇది N3 అని అనుకుందాం మరియు N1 N2 కన్నా ఎక్కువ N2 N3 కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇప్పుడు ఆపరేటింగ్ పాయింట్ దీని వెంట మారుతుంది ఇది మొదటిది ఇది రెండవది మరియు ఇది మూడవది కాబట్టి ఇప్పుడు పవర్ అవసరాలకు ఏమి జరుగుతుంది కాబట్టి చివరిదానికి పవర్ అవసరం ఇది మనము ప్రవాహాన్ని తగ్గించేటప్పుడు ఇంతకు ముందు చూడండి ప్రెజర్ పెరుగుతోంది కాబట్టి పవర్ తగ్గడం లేదు ఇప్పుడు మేము వేగాన్ని తగ్గిస్తున్నాము ఇది ప్రవాహాన్ని తగ్గించడం మాత్రమే కాదు ప్రెజర్ కూడా మరియు చాలా వేగంగా పడిపోతోంది కాబట్టి ఏమి జరుగుతుంది కాబట్టి ఇది అవసరమైన ఏరియా ఇది ఎనర్జీ మరియు అదేవిధంగా ఈ సందర్భంలో రెండవ ఆపరేటింగ్ పాయింట్ ఇది ఎనర్జీ మరియు మూడవ ఆపరేటింగ్ పాయింట్ కోసం ఇది ఎనర్జీ కాబట్టి ఎనర్జీ చాలా తీవ్రంగా పడిపోతుందని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు అందుకే ఎనర్జీ సేవింగ్స్ పరంగా మీరు భారీ ప్రయోజనం పొందబోతున్నారు కాబట్టి అవుట్లెట్ డాంపర్ కంట్రోల్ విషయంలో మీరు చూసిన దానితో పోలిస్తే పవర్ కర్వ్ ఎంత తీవ్రంగా పడిపోతుందో ఇప్పుడు మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఎనర్జీ యొక్క సారాంశం కాబట్టి ఇది ఎనర్జీ సేవింగ్ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది మీకు తెలిసిన పాయింట్ ను హోమ్ కి డ్రైవ్ చేయండి మేము మీకు చూపించబోతున్నాం మేము కేవలం అదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నాము ఏమి జరుగుతుందంటే Q1 100 వద్ద మనకు 35 HP అవసరం ఉందని గుర్తుంచుకోండి కాబట్టి Q1 80 Q2 80 HP అవసరం 35 x 0 512 కు సమానం ఇది దాదాపు 18 హార్స్పవర్ కు సమానం కాబట్టి ఇది 18 అదేవిధంగా మీరు దీనిని 0 63 గుణించినట్లయితే అప్పుడు మీరు 7 56 ను పొందుతారు అదేవిధంగా 2 2 కాబట్టి ఇవి ఇప్పుడు హార్స్పవర్ అవసరాలు ఫ్యాన్ లాస్ ను వర్తింపజేస్తాయి మరియు మీరు ఫ్యాన్ క్లబ్ లను చూసినట్లయితే మీరు చాలా సిమిలర్ గణాంకాలను పొందవచ్చు ఎందుకంటే ఫ్యాన్ కర్వ్స్ ఫ్యాన్ లాస్ లను పాటిస్తాయి ఇక్కడ మనము ఉన్నాము కాబట్టి ఇప్పుడు మీరు వేగం మారుతున్నప్పుడు ఎనర్జీ సగటు హార్స్ పవర్ అవసరాలు చూద్దాం 100 కేసు అదే 33 5 ఎనభై శాతం కేసు ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంది ఇది 35 ఇది 31 మరియు ఇది 27 అని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడు సగటు హార్స్ పవర్ అవసరం 32 ఇక్కడ మునుపటి 13 మునుపటిది 32 పాయింట్ల ఏదో ఉంది మీరు 1400 కిలోవాట్ల దాదాపు 20 హార్స్పవర్ కాబట్టి ఎంత పవర్ పొదుపు సాధించిందో ఊహించుకోండి సరే పద్నాలుగు వేలు కాబట్టి అవును ఇది మీకు తెలుసా ఇది ఒక లెక్క ఇది ఈ డాలర్ ఫిగర్ సోర్స్ నుండి తీసుకోబడినది కానీ ఇది మనకు దాదాపు సమానంగా ఉంటుంది మీరు సుమారు డాలర్కు 45 రూపాయలు తీసుకుంటే కాబట్టి ఇది సుమారు 2 5 రూపాయలు అవుతుంది ఇది ఒక రకమైన సగటు రేటు ఖచ్చితంగా కాదు ఇది స్టేట్ స్టేట్ కు మారుతుంది ఇది వివిధ ఎనర్జీ స్లాబ్ లు మరియు ఇండస్ట్రీ ఎనర్జీ పై మారుతూ ఉంటుంది రేట్లు ఏమైనప్పటికీ కిలోవాట్పై ఆధారపడి ఉండడం కాకుండా ఇది గరిష్ట డిమాండ్పై కూడా ఆధారపడి ఉంటుంది సుమారుగా చెప్పాలంటే మీరు 2 5 రూపాయలు తీసుకుంటే మరియు మీరు ఇక్కడ 2 5 రెండు పాయింట్ ఐదు రూపాయలు తీసుకుంటే మీరు సుమారుగా విచారించలేరు మీకు నెలకు పది వేల కిలోవాట్ హవర్ లు మరియు కిలోవాట్ హవర్ కు 2 5 రూపాయలు ఆదా అవుతుంది అంటే ఫ్యాన్ పై నెలకు 25000 రూపాయలు ఆదా అవుతోంది ఇప్పుడు ఇది సమర్థించబడుతుందా అనే ప్రశ్న ఉంది కనుక ఇది సమర్థించబడుతుందా అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది చూడండి ఎనర్జీ యొక్క కంజర్వేషన్ అంశం కాకుండా ఎనర్జీ సమర్థవంతంగా ఉండవలసిన అవసరం కావాలి మీరు ఆ విషయాలను విస్మరిస్తే ఫాసిల్ ఫ్యూయల్ ఎప్పటికీ ఉండదు అప్పుడు ప్రజలు డబ్బును చూడబోతున్నారు కాబట్టి మీరు ఇవన్నీ ఆధారపడి ఉంటే మళ్ళీ గుర్తుంచుకోండి కోర్సు యొక్క ప్రారంభ పాఠాలలో మేము కాపిటల్ కాస్ట్ గురించి మాట్లాడాము మరియు మేము వేరియబుల్ కాస్ట్ గురించి మాట్లాడాము కాబట్టి ఎనర్జీ వేరియబుల్ కాస్ట్ కాబట్టి ప్రజలు సింపుల్ డాంపర్ టైప్ నియంత్రణను ఆశ్రయించబోతున్నారా లేదా వాస్తవానికి వారు ఈ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ లను కొనుగోలు చేస్తారా అనేది ఈ డ్రైవ్లను కొనడానికి ఎంత డబ్బు అవసరం అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఎంత డబ్బు వాటిని నిర్వహించడానికి సేవింగ్స్ చేయవచ్చా అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇదంతా ఈ డ్రైవ్లు ఇస్తాయి ప్రాథమికంగా ఈ కంపరేటివ్ గణాంకాలు నిర్ణయిస్తాయి ప్రాక్టీకెల్లి ఒక నిర్దిష్ట ఇండస్ట్రీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తుందా లేదా అనేదానిని చెప్పాలంటే ఇప్పుడు అలా జరుగుతుంది అవుట్లెట్ డాంపర్ టెక్నాలజీ ఎందుకు ఎక్కువగా ఉందో మీకు తెలుసు ఎందుకంటే వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు అది అంత రోబస్ట్ కాదు కాబట్టి ఇది చాలా ఖరీదైనది అందువల్ల ప్రజలు ఎల్లప్పుడూ ఎనర్జీ సామర్థ్యం లేకపోయినా ప్రజలు ఈ డాంపర్ మరియు వాల్వ్ కంట్రోల్ రకమైన పద్ధతులను ఎంచుకున్నారు కానీ ఇప్పుడు ఈ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ లు నిజంగా దృడ మైనవి మరియు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అలాంటి పరికరాల కోసం వేరియబుల్ స్పీడ్ డ్రైవ్లను పొందడం చాలా అర్ధమేనని చూపిస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఇది పరికరాలను కొనుగోలు చేసే కాపిటల్ కాస్ట్ మరియు ఈ సాంకేతిక పరిజ్ఞానాలు సరిగ్గా స్వీకరించబడతాయో లేదో నిర్ణయించే నిర్వహణ వ్యయం మీద ఉంటుంది కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని చౌకగా చేయడానికి మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రోబస్ట్ గా చేయడానికి ఇది ఎంత ముఖ్యమో చూపిస్తుంది లేకపోతే అది అవలంబించబడదు కాబట్టి పంప్స్ యొక్క లీకేజ్ కి వెళ్తాము ఇది పంప్ లక్షణం మళ్ళీ ప్రాథమికంగా అదే విషయం కాబట్టి మేము కొంచెం వేగంగా చెప్పబోతున్నాం కాబట్టి ఇది పంప్ లక్షణం మరియు ఇది మళ్ళీ సిస్టమ్ కర్వ్ ఇది మీకు ఖచ్చితంగా తెలుసు ఫ్యాన్స్ గ్యాస్ లను నడుపుతాయి మరియు అవి కంప్రెస్ అవ్వగలవు పంపులు లిక్విడ్స్ ను నడుపుతాయి మరియు అవి సాధారణంగా కంప్రెస్ కావు కాబట్టి అక్కడ స్వల్ప వ్యత్యాసం ఉంది కాని ప్రిన్సిపల్ ఒకేలా ఉంటుంది ఈ వైపు మొత్తం హెడ్ నీటి అడుగులలో కలిగి ఉన్నారు ఇంతకు ముందు మీకు ఇంచెస్ ఉన్నాయి ఎందుకంటే అది గ్యాస్ ఇది లిక్విడ్ ఇది ఇవ్వబడింది మీరు ఒక యూనిట్ ను ఎన్నుకోవాలి ఎందుకంటే ఇది ఒక అమెరికన్ రిఫరెన్స్ కాబట్టి ఇది గ్యాలన్స్ పర్ మినిట్ కాబట్టి ఫ్యాన్ లక్షణం మాదిరిగానే మీరు పంప్ లక్షణాన్ని కలిగి ఉంటారు ఇక్కడ మీరు మళ్లీ ప్రెజర్ ని కలిగి ఉంటారు నేను పొరపాటు చేసాను ఇప్పుడు మనం ఎలా తిరిగి వెళ్తాము సరే కాబట్టి ఇది ఇప్పుడు గమ్మత్తైనదిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు ఈ ప్రెజర్ ఉంది మరియు ఈ వైపు మీకు ప్రవాహం ఉంది మరియు ఈ వైపు మీకు వివిధ rpm ఉంది మీకు ఈ స్థిరమైన హార్స్పవర్ లైన్లు మరియు వివిధ వేగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్థిరాంకం ఉన్నాయని మీరు చూస్తారు ఈ లైన్లు ఈ వివిధ వేగ రేఖలు మరియు మునుపటిలాగా ఈ చుక్కల రేఖలు స్థిరమైన పవర్ లైన్స్ కాబట్టి ఇది పాత కర్వ్ లాగానే ఉంది కాబట్టి మునుపటి ఈ సందర్భంలో ఫ్యాన్స్ విషయంలో మీరు డాంపర్ లు ఉంచారు పంపుల విషయంలో మీరు వాల్వ్స్ ను ఉంచారు మా మునుపటి పాఠంలో మేము ఇప్పటికే చూసిన ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ కాబట్టి మీరు వాల్వ్ను మూసివేసినప్పుడు దీనిని సాధారణంగా థ్రోట్లింగ్ అని పిలుస్తారు కాబట్టి ఇది చూపిస్తుంది ఆపరేటింగ్ పాయింట్ ఎలా మారుతుంది మీకు ఒక సిస్టం తెరిచి ఉంటే మరొక సిస్టం థ్రోట్లిడ్ ను కలిగి ఉంటే లోడ్ కర్వ్ మారుతుంది మరియు ఆపరేటింగ్ పాయింట్లు దీని నుండి ఈ వైపుకు మారుతాయని మీరు మళ్ళీ చూస్తారు అదే ఇక్కడ జరుగుతుంది మళ్ళీ పంపుల కోసం ఇది వేరియబుల్ స్పీడ్ పంప్ కంట్రోల్ కాబట్టి మీరు స్థిరమైన స్పీడ్ డ్రైవ్ ను నియంత్రించే ఒక మార్గం మీకు స్థిరమైన స్పీడ్ మోటారు డ్రైవ్ ఉంది మరియు మీకు వాల్వ్ ఉంది లేదా ఫీడ్బ్యాక్ ను బట్టి మీకు పంప్ యొక్క వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ ఉంటుంది లోడ్ను బట్టి ప్రాథమికంగా డ్రైవ్ను నియంత్రించాల్సి ఉంటుంది మరియు కొన్ని స్పీడ్ రిఫరెన్స్ లు ఇవ్వాలి ఇవి మన భవిష్యత్ ఉపన్యాసాలలో మోటారు మరియు పంపు యొక్క వేగాన్ని ఎలా నియంత్రించవచ్చో వివరంగా చూస్తాము ఇప్పుడు మనం వేగాన్ని నియంత్రిస్తే పంప్ లక్షణం ఇప్పుడు తగ్గుతుంది ఇది N1 ఇది N2 మరియు N1 N2 కన్నా ఎక్కువ కాబట్టి ఆపరేటింగ్ పాయింట్స్ ఇప్పుడు దాని నుండి దీనికి మారుతాయి మునుపటి కేసు మాదిరిగానే కాబట్టి మీరు ఈ పంపు గురించి ఇదే విధమైన విశ్లేషణ చేయండి ఇదే విషయం బయటకు వస్తుంది అంటే 1200 చూడండి హెడ్ అవసరం మరియు BHP అవసరం 25 25 960 వద్ద థ్రోట్లింగ్ కోసం ఇది 23 అరుదుగా తగ్గించబడింది కాని వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ కోసం ఇది మరింత తగ్గింది మళ్ళీ ఫ్యాన్ మరియు పంప్ లాస్ కారణంగా కాబట్టి ఇదే విధమైన సేవింగ్ ఫలితంగా ఉంటుంది కాబట్టి మేము తిరిగి వస్తాము కాబట్టి ఇది మీకు మరొక చిత్రం మీకు థ్రోట్లింగ్ పద్ధతి ఉంటే ఎనర్జీ ఈ మార్గం వెంట పడిపోయేదని చూపిస్తుంది మీకు వేరియబుల్ స్పీడ్ పద్ధతి ఉంటే అది ఈ మార్గం వెంట పడిపోతుంది కాబట్టి ఇది మీరు పొందుతున్న ఎనర్జీ సేవింగ్ ఇప్పుడు లోడ్ ఏదైనా ఇది మీకు లభించే ఎనర్జీ సేవింగ్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది ఇది గణనీయమైనది కాబట్టి విషయం ఏమిటంటే పంప్ విషయంలో కొన్నిసార్లు పంపులు స్టాటిక్ హెడ్ తో పనిచేస్తాయి కాబట్టి మీకు స్టాటిక్ హెడ్ ఉంటే లోడ్ లక్షణం ఉంటుంది ఇది స్టాటిక్ హెడ్ లేకుండా ఇక్కడ P KQ2 రకం లక్షణం కాని P k1xQ2 k2 లక్షణం ఉన్న స్టాటిక్ హెడ్తో కూడా ఒక పంప్ పనిచేయగలదు కాబట్టి ఈ k2 అనేది పంప్ ఇన్లెట్ వద్ద ఉన్న స్టాటిక్ ప్రెజర్ కొన్నిసార్లు పంప్ ఎలివేట్ కావచ్చు అటువంటి సందర్భంలో ఉదాహరణకు పంప్ క్రింద ఉండవచ్చు మరియు లోడ్ నిలువు ఎత్తులో ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ప్రవాహం లేకపోయినా పంపుపై ఎల్లప్పుడూ స్థిరమైన ప్రెజర్ ఉంటుంది కాబట్టి అలాంటి లోడ్లు నడపడం కోసం ఎనర్జీ సేవింగ్ తగ్గుతుందని మనం చూస్తాము కాబట్టి స్టాటిక్ హెడ్ తో ఇది ఇలా ఉంది ఇది థ్రోట్లింగ్ పద్ధతి మరియు ఇది హెడ్ లేని వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ పద్ధతి ఇది ముప్పై ఒకటి శాతం హెడ్ ఇది అరవై మూడు శాతం తద్వారా హెడ్ పెరిగేకొద్దీ ఎనర్జీ సేవింగ్ వాస్తవానికి తగ్గిస్తుంది మరియు థ్రోట్లింగ్ పద్ధతి వైపు కదులుతుంది కాబట్టి స్టాటిక్ హెడ్ తో ఇది ఇలా ఉంది ఇది థ్రోట్లింగ్ పద్ధతి కాబట్టి మరియు ఇది హెడ్ లేని వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ పద్ధతి ఇది ముప్పై ఒకటి శాతం హెడ్ ఇది అరవై మూడు శాతం తద్వారా హెడ్ పెరిగేకొద్దీ ఎనర్జీ సేవింగ్ వాస్తవానికి తగ్గిస్తుంది మరియు థ్రోట్లింగ్ పద్ధతి వైపు కదులుతుంది ఇక్కడ మీ కోసం కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సాధారణంగా లోడ్ రేట్లు ప్రవాహ రేట్ల పరంగా ఎందుకు చెప్పబడ్డాయి మీరు అప్లికేషన్స్ ఎందుకు చూడాలి Refer Slide Time 2748 మరియు మేము దీనిని చర్చించాము లోడ్ అవసరాలు సాధారణంగా పారాబొలిక్ ప్రెజర్ ఫ్లో లక్షణాలుగా ఎందుకు చూపించబడుతున్నాయి మరియు మూడవది ఏమిటంటే ఈ లక్షణం నుండి ఇది ఆసక్తికరంగా ఉంటుంది సామర్థ్యం ఎలా మారుతుంది ప్రవాహం తగ్గినందున సామర్థ్యం పెరుగుతుందా లేదా తగ్గుతుందా కాబట్టి మీరు ఆలోచించే కొన్ని ప్రశ్నలు ఇవి మరియు చాలా కృతజ్ఞతలు